నమస్కారము ఇంతకు ముందు క్లాస్ లో మనము స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ మరియు స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసాము ఈరోజు మనము స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ ని సర్క్యూట్ అనాలిసిస్ లో ఎలా అప్ప్లై చేస్తామో డిస్కస్ చేయబోతున్నాము నేటి లెక్చర్ లో డిస్కషన్ మొదలు పెడదాము స్టేట్ వేరియబుల్ ని సర్క్యూట్ అనాలిసిస్ లో అప్లై చేయడం గురించి తెలుసుకోబోయే ముందు స్టేట్ ఈక్వేషన్లు మరియు ట్ట్రాన్సఫర్ ఫంక్షన్ ల మధ్య ఉన్న రిలేషన్ ని అర్థం చేసుకుందాము లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టం ని ఈ క్రింది డైనమిక్ ఈక్వేషన్స్ లను అనుసరించడం ద్వారా వివరించవచ్చని మనకు తెలుసు కాబట్టి మొదటిది స్టేట్ ఈక్వేషన్ dx dt Axt But అవుట్పుట్ ఈక్వేషన్ yt Cxt Dut ఇక్కడ xt n × 1 స్టేట్ వెక్టార్ ut p × 1ఇన్పుట్ వెక్టార్ yt q × 1అవుట్పుట్ వెక్టార్ మరియు ABCD అనేవి తగిన డైమెన్షన్స్ కలిగిన కోఎఫీసియంట్ మాట్రిక్స్ లు ఇప్పుడు మీరు స్టేట్ ఈక్వేషన్ కు రెండు వైపులా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ను తీసుకొని మరియు ఈక్వేషన్ ను రీఅరేంజ్ చేస్తే మీకు ఇలా వస్తుంది XssI A 1x0 1BUs అదేవిధంగా మీరు అవుట్పుట్ ఈక్వేషన్ కు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ను తీసుకుంటే Ys CXs DUs ఇప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ లో మనం ఇప్పుడే లెక్కించినటువంటి విలువతో Xs ను రీప్లేస్ చేయవచ్చు మరియు మనము ఇలా వ్రాయవచ్చు Ys CsI A 1x0 CsI A 1BUs DUs ఇప్పుడు మీరు ఈ సమీకరణాన్ని చూస్తే మీరు x విలువను x 0 గా కలిగి ఉన్నారు కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కోసం ఇనిషియల్ కండిషన్ను 0 కి సెట్ చేయాల్సిన అవసరం ఉంది మనము మునుపటి లెక్చర్లలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి చర్చించినప్పుడు చర్చించినది ఇదే ఇప్పుడు మీరు ఇనిషియల్ కండిషన్ను 0 కి సెట్ చేసి మరియు పై ఈక్వేషన్ ను సింప్లిఫై చేస్తే మీరు ఇలా పొందుతారు YsCsI A 1BDUs HsYUCsI A 1BD ఈ ఈక్వేషన్ స్టేట్ ఈక్వేషన్ మరియు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ల మధ్య సంబంధాన్ని నిర్వచిస్తుంది కాబట్టి మీకు A B C D కోఎఫీసియంట్స్ లేదా కోఎఫీసియంట్ మ్యాట్రిక్స్ లను కనుగొనగలిగే స్టేట్ ఈక్వేషన్స్ మీకు ఇస్తే మీరు సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను లెక్కించగలరు మనం చర్చించిన వాటిని మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ రెండు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సహాయంతో వివరించబడిన మల్టీ వేరియబుల్ సిస్టంను కన్సిడర్ చేసుకోండి కాబట్టి మొదటిది d2y1dt24dy1dt 3y2tu1t రెండవది dy1dtdy2dty1t2y2tu2t ఇప్పుడు మనం సిస్టంలోని స్టేట్ వేరియబుల్స్ ను x1 y1tగా నిర్వచించుకుందాం కనుక ఇది ఒక స్టేట్ వేరియబుల్ x2 dy1dt మరియు x3 y2t కాబట్టి మనము సిస్టం కోసం ఈ 3 స్టేట్ వేరియబుల్స్ ను నిర్వచించినప్పుడు ఈ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లను స్టేట్ వేరియబుల్ రూపంలో వ్రాయవచ్చు కాబట్టి దీని కోసం మీరు ఏమి వ్రాస్తారు ఇప్పుడు ప్రతి ఈక్వేషన్ యొక్క మొదటి టర్మ్ ను మిగిలిన టర్మ్ లతో సమానం చేసి మరియు పైన నిర్వచించిన స్టేట్ వేరియబుల్ సంబంధాలను ఉపయోగించి వెక్టార్ మ్యాట్రిక్స్ రూపంలో మనము ఈ క్రింది స్టేట్ ఈక్వేషన్స్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్స్ లను పొందుతాము dx1dt dx2dt dx3dt 0 1 0 0 4 3 1 1 2 x1 x2 x3 0 0 1 0 0 1 u1 u2 y1 y2 1 0 0 0 0 1 x1 x2 x3 Cxt ఇప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ లో మనకు ఇన్పుట్ వేరియబుల్ లేనందున D కోఎఫీసియంట్ మ్యాట్రిక్స్ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మీకు A గా లభిస్తుంది ఇది మీకు B గా లభిస్తుంది మరియు ఇది మీకు C మ్యాట్రిక్స్ గా ఉంటుంది D అనేది 0 కాబట్టి ఇప్పుడు మనం సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనవలసి వస్తే మనము HsCsI A 1B డెరివేషన్ ను ఉపయోగిస్తాము ఇప్పుడు మొదట మనం sI A విలువ తెలుసుకోవాలి కాబట్టి మనము కంపైల్ చేస్తే sI As 1 0 0 s 4 3 1 1 s 2 అవుతుంది యొక్క డిటెర్మినంట్ sI As36s211s3అవుతుంది ఇన్వర్స్ ను మీరు ఇలా పొందుతారు 11sI As26s11 s2 3 3 ss2 3s s4 s1 ss4 కాబట్టి u మరియు y మధ్య ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ HsCsI A 1B1s36s211s3s2 3 s1 ss4 ఇప్పుడు మన సర్క్యూట్ విశ్లేషణకు స్టేట్ వేరియబుల్ పద్ధతికి సంబంధించిన మన చర్చను ప్రారంభిద్దాం స్టేట్ వేరియబుల్ పద్ధతుల సహాయంతో సర్క్యూట్ విశ్లేషణను ఎలా నిర్వహిస్తాము దీనిని మనము చర్చిస్తాము ఇప్పుడు మనం చూసే చాలా ఇంజనీరింగ్ సిస్టంలు మల్టిపుల్ ఇన్పుట్ మరియు మల్టిపుల్ అవుట్పుట్లు కలిగి ఉన్నాయి అందువల్ల మల్టిపుల్ ఇన్పుట్ మరియు మల్టిపుల్ అవుట్పుట్లను కలిగి ఉన్న ఇటువంటి కాంప్లెక్స్ సిస్టంలను విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడంలో స్టేట్ వేరియబుల్ పద్ధతి చాలా ముఖ్యమైన సాధనం అందువలన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విషయంలో మనం సాధారణంగా చూసే సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ మోడల్ కంటే మనం చర్చించిన స్టేట్ వేరియబుల్ మోడల్ చాలా సాధారణంగా ఉపయోగించబడుతుంది స్టేట్ వేరియబుల్ మోడల్లో మనం ఏమి చేస్తాం సిస్టం యొక్క అంతర్గత ప్రవర్తనను వివరించే వేరియబుల్స్ ను మనము స్పెసిఫై చేస్తాము మరియు ఈ వేరియబుల్స్ ను సిస్టం యొక్క స్టేట్ వేరియబుల్స్ అంటారు మనకు సిస్టం యొక్క ప్రస్తుత స్టేట్ మరియు ఇన్పుట్ సిగ్నల్స్ తెలిసినప్పుడు సిస్టం యొక్క ఫ్యూచర్ బిహేవియర్ను నిర్ణయించే వేరియబుల్స్ ఇవి అనగా మీరు కనుగొన్న స్టేట్ వేరియబుల్స్ మీకు సిస్టం యొక్క ఫ్యూచర్ బిహేవియర్ ను ఇస్తాయి మన ఎలక్ట్రికల్ సర్క్యూట్కు సంబంధించి మనము సాధారణంగా ఇండక్టర్ కరెంట్ మరియు కెపాసిటర్ వోల్టేజ్లను స్టేట్ వేరియబుల్స్ గా కన్సిడర్ చేస్తాము ఎందుకంటే అవి సిస్టం యొక్క ఎనర్జీ స్టేట్ ను సమిష్టిగా వివరిస్తాయి ఇప్పుడు దాన్ని ఎలా అమలు చేస్తామో చూద్దాం మన సర్క్యూట్ విశ్లేషణ పద్ధతికి స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ ను అప్లై చేయడానికి మనము ఈ క్రింది మూడు స్టెప్ లను అనుసరిస్తాము మొదటి స్టెప్ ఏమిటంటే ఇండక్టర్ కరెంట్ i మరియు కెపాసిటర్ వోల్టేజ్ v లను స్టేట్ వేరియబుల్ గా ఎన్నుకుంటాము మనం ప్రారంభ లెక్చర్లలో చర్చించిన పాసివ్ సైన్ కన్వెన్షన్ తో అవి కన్సిస్టెంట్ గా ఉన్నాయని మనము నిర్ధారించుకోవాలి ఇప్పుడు సర్క్యూట్కు KCL మరియు KVL ను అప్లై చేద్దాం మరియు సర్క్యూట్ వేరియబుల్స్ పొందుదాం ఈ స్టేట్ వేరియబుల్స్ రూపంలోని సర్క్యూట్ వేరియబుల్స్ వోల్టేజ్ లు మరియు కరెంట్లు ఇవి ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సెట్ ను మనకు ఇస్తాయి ఎందుకంటే మీరు వోల్టేజ్ మరియు కరెంట్ అనగా కెపాసిటర్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ మరియు ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు ల గురించి మాట్లాడినప్పుడు మీరు స్టేట్ వేరియబుల్స్ ను నిర్ణయించడానికి మీకు అవసరమైన మరియు సరిపడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లను పొందుతారు ఇప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్ ను పొందండి మరియు రిజల్ట్ ను స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ఫార్మాట్లో ఉంచండి మనము దీన్ని ఎలా అమలు చేయవచ్చో చూడటానికి మనము కొన్ని ఉదాహరణలను తీసుకుందాము తద్వారా మీరు ఈ కాన్సెప్ట్ ను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ మనకు స్టేట్ స్పేస్ ఉంది ఈ క్రింది ఫిగర్ లో చూపిన సర్క్యూట్ యొక్క స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ను మనం కనుగొనాలి మనం సర్క్యూట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను నిర్ణయించాలి అలాగే ఇక్కడ vs అనేది ఇన్పుట్ మరియు ix అనేది అవుట్పుట్ కావున మనం ix యొక్క విలువను కనుగొనాలి మరియు vs ఇన్పుట్ గా ఇవ్వబడినది రెసిస్టెన్స్ విలువ R 1Ω అలాగే C0 5H ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనం ఏమి చేస్తాము మనము మొదట ఇండక్టర్ కరెంట్ i మరియు కెపాసిటర్ వోల్టేజ్ v లని స్టేట్ వేరియబుల్స్ గా సెలెక్ట్ చేసుకుంటాము మనము వాటిని స్టేట్ వేరియబుల్గా చూసినప్పుడు మనం మొదట ఏమి కనుగొనగలం మనము క్రింది వాటిని కనుగొనవచ్చు vLLdidt iCCdvdt ఇవి మన మునుపటి లెక్చర్లలో మనము ఇప్పటికే చర్చించిన ఈక్వేషన్స్ ఇప్పుడు మనము నోడ్ 1 వద్ద KCL ను అప్లై చేద్దాము మీరు నోడ్ 1 వద్ద KCL ను అప్లై చేసినప్పుడు మీరు ఏమి వ్రాయగలరు i ixiC Cdvdt i vR vdvdtiC vCR ఇప్పుడు తరువాత మనం బయటి లూప్ చుట్టూ KVL ను అప్లై చేద్దాము vsvL v vs Ldidt v ididt vLvsL ఇప్పుడు పై సమీకరణాల నుండి మనకు స్టేట్ ఈక్వేషన్ లభిస్తుంది ఇప్పుడు మనం ix ను ఒక అవుట్పుట్ గా తీసుకుంటే ixvR అవుతుంది ఒకవేళ మీరు ఈ ఈక్వేషన్ లను కంపైల్ చేస్తే మనము ఈ క్రింది స్టేట్ ఈక్వేషన్ ను పొందుతాము v i 1RC 1C 1L 0 v i 0 1L vs ix1R 0 v i ఇప్పుడు మీకు A వచ్చింది మీకు B వచ్చింది మరియు మీకు C వచ్చింది అలాగే D అనేది 0 గా ఉంది కాబట్టి మనము ఏమి చేస్తాము మనము ఇలా కలిగి ఉన్నాము

ఇప్పుడు మీకు A B మరియు C లభించాయి తరువాతి పని ఏమిటంటే మొదట మనం sI A 1 విలువను కనుగొంటాము

కాబట్టి ఇప్పుడు మీకు ఉదాహరణలో ఉన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్కు సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా ఇవ్వబడింది అని చెప్పగలరు ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాం దిగువ చిత్రంలో చూపిన సర్క్యూట్ను కన్సిడర్ చేసుకోండి ఇది రెండు ఇన్పుట్లు మరియు రెండు అవుట్పుట్లు కలిగిన సిస్టంగా కన్సిడర్ చేసుకోవచ్చు మునుపటి సందర్భంలో మనము సాధారణ సింగిల్ అవుట్పుట్ సిస్టంను చూశాము ఇక్కడ మనము 2 ఇన్పుట్ మరియు 2 అవుట్పుట్ ల సిస్టం కలిగి ఉన్నాము ఈ సందర్భంలో మనం స్టేట్ వేరియబుల్ మోడల్ మరియు సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను నిర్ణయించాలి ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏమి చేస్తాము మనకు రెండు ఇన్పుట్లు ఉన్నాయి ఆ ఇన్పుట్లు ఏమిటి vi మరియు vs లు సర్క్యూట్లోని రెండు ఇన్పుట్లు మరియు మనకు రెండు అవుట్పుట్లు ఉన్నాయి కాబట్టి మనం v0 మరియు i0 యొక్క విలువలను కనుగొనాలి v0 అనేది 2 Ω రెసిస్టెన్స్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ మరియు i0 అనేది 3Ω రెసిస్టెన్స్ ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ కాబట్టి vi మరియు vS లు ఈ సందర్భంలో ఇన్పుట్ గా పరిగణించబడతాయి మరియు v0 మరియు i0 అవుట్పుట్లు కావున మనము మునుపటి సందర్భంలో చేసినట్లు ఈ సందర్భంలో కూడా మనము ఇండక్టర్ కరెంట్ మరియు కెపాసిటర్ వోల్టేజ్ను స్టేట్ వేరియబుల్స్గా ఎంచుకుంటాము కావున మొదట మనం ఏమి చేస్తాం మనము ఎడమ చేతి వైపు లూప్ చుట్టూ KVL ను అప్లై చేస్తాము ఇది ఎడమ చేతి లూప్ ఒకవేళ మీరు KVL ను అప్లై చేస్తే మీరు ఏమి వ్రాయగలరు vsi116didt0 ఇప్పుడు మీరు రీ అరేంజ్ చేసి ఇలా వ్రాయగలరు didti6 మనము i1ను తొలగించాలి 1Ω రెసిస్టర్ 2Ωరెసిస్టర్ మరియు 13F కెపాసిటర్ కలిగిన లూప్ చుట్టూ KVLను అప్లై చేస్తాము కావున మీరు దీని చుట్టూ KVLను అప్లై చేస్తే మీకు ఏమి లభిస్తుంది vsi1v0 v కానీ నోడ్ 1 వద్ద KCL క్రింది ఈక్వేషన్ లను ఇస్తుంది i1 i v02 v0 2 పై 2 సమీకరణాల నుండి vs3i1v 2i→i12i vvs3 ఇప్పుడు i1యొక్క విలువను ivs i1 6 సమీకరణంలో ఉంచండి కాబట్టి ఇది didti2v 4i 4vs ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ వచ్చింది ఇప్పుడు రెండవదాన్ని పొందడానికి మనం ఏమి చేయాలి మనము నోడ్ 2 వద్ద KCLను అప్లై చేస్తాము కావున మీరు నోడ్ 2 వద్ద KCLను అప్లై చేస్తే మీకు ఏమి లభిస్తుంది v0213vi0v32v0 3i0 ఇప్పుడు v0 మరియు i0 లను తొలగించడానికి మనం ఏమి చేయాలి మనము కుడి చేతి లూప్ నుండి i0v vi3పొందుతాము ఇది మనకు ఈ లూప్ నుండి వస్తుంది మరియు మునుపటి చర్చ నుండి v0 2 మరియు i12i v vs3గా పొందాము కాబట్టి మీరు ఈ విలువలను ఉంచి సింప్లిఫై చేస్తే మనకు ఇలా లభిస్తుంది v0 23v i vs ఇప్పుడు మనకు i0 మరియు v0 విలువలు వచ్చాయి మనము ఈ విలువలను ఈ పై సమీకరణంలో ఉంచి సింప్లిఫై చేస్తాము మనము సింప్లిఫై చేసినప్పుడు మనకు dvdtv 2v i vsviలభిస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు రెండవ స్టేట్ ఈక్వేషన్ వచ్చింది ఇది మొదటిది కాబట్టి ఇప్పుడు మీరు వీటిని మ్యాట్రిక్స్ రూపంలో కంపైల్ చేసినట్లయితే మీరు స్టేట్ ఈక్వేషన్ ను ఇలా వ్రాయగలరు

కాబట్టి దీనితో మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ గా ఎలా మార్చగలరో ఇప్పుడు మీరు అర్థం చేసుకొన్నారు ఇప్పుడు మీకు A B C మరియు D ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ CsI A 1B D ను సులభంగా లెక్కించవచ్చు కాబట్టి A B C D విలువలను ఈ మ్యాట్రిక్స్ లో ఉంచండి మరియు మీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ Hs వస్తుంది దీనితో మనము మన నేటి చర్చను ముగిస్తున్నాము ఈ సెషన్లో సర్క్యూట్ అనాలసిస్ లో స్టేట్ స్పేస్ స్టేట్ వేరియబుల్ ఈక్వేషన్స్ యొక్క అప్లికేషన్ గురించి మనము ప్రధానంగా చర్చించాము మనము మన తదుపరి లెక్చర్ లో స్టేట్ వేరియబుల్ యొక్క ఇతర అంశాలకు సంబంధించిన చర్చను కొనసాగిస్తాము ధన్యవాదాలు